మేము వివిధ ప్రయోగాల ప్రదర్శన ద్వారా ఇప్పటివరకు చర్చించినవి మీరు చూశారు ఉదాహరణకు మీరు కాంతి ని ఆన్ చేయవచ్చు లేదా ఆఫ్ చేయవచ్చు మీరు చాలా విషయాలను బట్టి మీరు LED ని వెలిగేలా చేస్తారు లేదా ఆఫ్ అయ్యేలాగా చేస్తారు ఇక్కడ వున్నచాలా రకాల సెన్సార్లు మీరు బయటి ప్రపంచం నుండి కొన్ని పరిమితులు చదవవచ్చు మరియు యాక్యుయేటర్లు మరియు అవుట్ పుట్ పరికరాలను ఉపయోగించి మీరు కొంత డేటా ను బయటి ప్రపంచానికి అవుట్ పుట్ చేయవచ్చు ఇప్పుడు ఈ ఉపన్యాసంలో మేము కంట్రోల్ సిస్టమ్స్ అని పిలువబడే దాని గురించి చాలా క్లుప్తంగా మాట్లాడుతాము నియంత్రణ వ్యవస్థల గురించి ప్రాథమిక ఆలోచనను పరిశీలిస్తాము మరియు ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ సందర్భంలో ఇది ఎందుకు ముఖ్యమైనది ఈ ఉపన్యాసంలో మేము ముఖ్యంగా క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్స్ మరియు ఆన్ ఆఫ్ కంట్రోల్ మరియు PID కంట్రోల్ వంటి వివిధ రకాల కంట్రోల్ సిస్టమ్స్ గురించి మాట్లాడుతాము నేను మైక్రోకంట్రోలర్తో హీటర్ ను ఇంటర్ఫేస్ చేస్తున్నానని అనుకుందాం నేను వేడిగా అనిపిస్తే దాన్ని ఆపివేస్తున్నాను నాకు మళ్ళీ చల్లగా అనిపిస్తే దాన్ని ఆన్ చేస్తాను ఈ విధానాన్ని ఆటోమేట్ చేయాలనుకుంటున్నాను నేను సిస్టం ని ఈ విధం గా ఉండేలా డిజైన్ చేయాలి అనుకుంటున్నాను ఉష్ణోగ్రత ఒక నిర్దిష్ట స్థాయికి పడిపోయినప్పుడల్లా 25 డిగ్రీల సెంటీగ్రేడ్ అని అనుకుందాం హీటర్ను ఆన్ అవ్వాలి అది ఆ పైన ఉంటే ఆపివేయబడాలి కానీ ఈ మెకానిజమ్ లో ఫీడ్ బ్యాక్ కూడా ఉండాలి నా హీటర్ను నేను నియంత్రించగలగడమే కాకుండా ప్రస్తుత ఉష్ణోగ్రత విలువను కూడా నేను చదవ గలిగేలా ఉండాలి నా ఉష్ణోగ్రత తక్కువ లేదా అంతకంటే ఎక్కువ అని నేను స్వయంగా తెలుసుకోగలుగుతాను ఇదే చిత్రంలో వచ్చే క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ యొక్క భావన ఇక్కడ చెబుతున్నది ఏమిటంటే నేను ఇప్పుడు మాట్లాడిన వాటి లాంటి ఎంబెడెడ్ సిస్టమ్ అప్లికేషన్లు అనేకం ఉన్నాయి ఉదాహరణలో నేను పరిమితులు ఉష్ణోగ్రతమరియు తేమగా తీసుకున్నాను అది ఏదైనా కావచ్చు ఇప్పుడు మీరు గ్రహించిన విలువను బట్టి మీరు దిద్దుబాటు చర్య తీసుకోవచ్చు అంటే ఆమోదయోగ్యమైన పరిమితుల్లో నిర్వహించడానికి ఎయిర్ కండిషనింగ్ విధానం లో మీరు ఉష్ణోగ్రత ఆమోదయోగ్యమైన పరిమితి 25 నుండి 27 డిగ్రీల సెల్సియస్ అని చెప్పవచ్చు ఉష్ణోగ్రత దాని కంటే క్రిందకు పడిపోతున్నట్లు మీరు కనుగొంటే మీరు హీటర్ను ఆన్ చేయాలి ఉష్ణోగ్రత దాని కంటేపైన ఉన్నట్లు మీరు కనుగొంటే మీరు దాన్ని ఆన్ చేయాలి ఇది నేను మాట్లాడుతున్న సెన్సింగ్ మరియు ఫీడ్ బ్యాక్ యొక్క భావన మీరు ఆలోచించగల అనేక అనువర్తనాలు ఉండవచ్చు గది లేదా ఓవెన్ యొక్క ఉష్ణోగ్రత మోటారు వేగం మొదలైనవి ఇవి నియంత్రణ వ్యవస్థలకు ఉదాహరణలు విస్తృతంగా మాట్లాడే నియంత్రణ వ్యవస్థలు ఓపెన్ లూప్ లేదా క్లోజ్డ్ లూప్ కావచ్చు ఓపెన్ లూప్ అంటే ఫీడ్బ్యాక్ విధానం ఉండదు మీరు హీటర్ను ఆన్ చేయడం లేదా ఆపివేయడం వంటివాటికీ మాత్రమే ఇక్కడ మీరు ఉష్ణోగ్రత విలువను చదవడం లేదు కానీ క్లోజ్డ్ లూప్ అంటే మీరు నియంత్రించడం తో బాటు చూసే విధానం కూడా ఉంది సహజంగానే ఇది మరింత అధునాతనమైనది ఎందుకంటే మీ అభిప్రాయం ఆధారంగా మీరు కొన్ని దిద్దుబాటు సంకేతాలను పంపవచ్చు ఉష్ణోగ్రతను ఈ పరిధిలో హీటర్ నియంత్రణ ను నిర్వహించడానికి మీరు తదనుగుణంగా సంకేతాలను పంపాలి ఇది ప్రాథమిక ఆలోచన సాధారణ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ యొక్క రేఖాచిత్రాన్ని చూద్దాం ఈ రేఖాచిత్రంలో ఏమి ఉంది ఇక్కడ మనం ఒక లక్ష్యంతో ప్రారంభిస్తాము లక్ష్యం ఏమిటి అంటే పారా మీటర్ను కొన్ని నిర్దిష్ట స్థాయిలలో నిర్వహించాలనుకుంటున్నాము ఉష్ణోగ్రత ఇది 25 డిగ్రీల సెల్సియస్ అని చెప్పండి మరియు అవుట్ పుట్ నేను కూర్చున్న గదిని చెప్పుకుందాం అక్కడ ఫీడ్ బ్యాక్ పాత్ ఉంటుంది అంటే కొన్ని సెన్సార్లు ఉంటాయి ఇది ఉష్ణోగ్రతను చదువుతుంది మరియు ఇది కొంత ఫీడ్ బ్యాక్ విలువను తిరిగి పంపుతుంది ఒక కంపా రేటర్ ఉంటుంది ఇది ఈ ఫీడ్ బ్యాక్ తనిఖీ చేస్తుంది మీరు రీడింగ్ చేస్తున్నది నిర్దేశించిన లక్ష్యం కంటే తక్కువ లేదా అంతకంటే ఎక్కువ కాదా అని తనిఖీ చేస్తుంది దానిపై ఆధారపడి మీరు ఫార్వర్డ్ మార్గంలో ఏదో ఒక దిద్దుబాటు చర్యను పంపవలసి ఉంటుంది తద్వారా పారా మీటర్ యొక్క అవుట్ పుట్ విలువ నిర్దేశిత లక్ష్యానికి సాధ్యమైనంత దగ్గరగా ఉంటుంది క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ కలిగి ఉండటం మొత్తం ఉద్దేశ్యం రేఖాచిత్రాన్ని కొంచెం ఎక్కువగా విస్తరిద్దాం ఇక్కడ లక్ష్యం గురించి మాట్లాడుదాం మేము దానిని సెట్ పాయింట్ అని పిలుస్తున్నాము అదే మేము ఒక స్థాయిని సెట్ చేస్తున్నాము ఇక్కడ మీరు భౌతిక పారా మీటర్ యొక్క విలువను మరియు కొన్ని కొలిచే సెన్సార్ ద్వారా అవుట్పుట్ ను నిర్వహించాలనుకుంటున్నాము నా సెట్ పాయింట్ S అని నా కొలిచిన విలువ M అని చెప్పుకుందాం ఎర్రర్ S M గా ఉండనివ్వండి అవి సమానంగా ఉంటే అది మంచిది ఎందుకంటే నా అవుట్ పుట్ కేవలం సెట్ పాయింట్ వద్ద ఉంటుంది లోపం కంటే తక్కువ లేదా అంతకంటే ఎక్కువ అనేదానిపై ఆధారపడి ఇక్కడ ఒక కంట్రోల్ ఉంటుంది నా సిస్టమ్ కోసం కంట్రోల్ సిగ్నల్ను ఎలా ఉత్పత్తి చేయాలో కంట్రోల్ ఒక నిర్ణయం తీసుకుంటుంది ఇక్కడ నా సిస్టమ్ నా హీటర్ లేదా ఎసి మెషిన్ నేను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నది మైక్రోకంట్రోలర్ ఒక తెలివైన నిర్ణయం తీసుకునే కంట్రోలర్ మెకానిజంగా పనిచేస్తుంది కంట్రోల్ సిగ్నల్ను ఎలా ఉత్పత్తి చేయాలి తద్వారా నా అవుట్ పుట్ నా సెట్ పాయింట్కు సాధ్యమైనంత దగ్గరగా ఉంటుంది ఇక్కడే కంట్రోలర్ పాత్ర వస్తుంది మనం ఆలోచించే కంట్రోలర్ల యొక్క వివిధ ప్రత్యామ్నాయ నమూనాలు ఉండవచ్చు మొదట గా కొన్ని ఉదాహరణలు చూద్దాం గది హీటర్కు ఇది చాలా సులభమైన ఉదాహరణ నేను ఉష్ణోగ్రతని సెట్ చేసిన గది హీటర్ ఉందని అనుకుందాం ఇక్కడ నేను చాలా చల్లగా ఉన్న ప్రదేశంలో ఉన్నానని అనుకుంటున్నాను అంటే మీరు వేడిగా ఉన్న ప్రదేశంలో నివసిస్తుంటే మీరు ఈ ఉదాహరణను అభినందించలేరు నేను చాలా చల్లగా ఉన్న ప్రదేశంలో ఉంటున్నాను అనుకుందాం కాబట్టి నాకు రూమ్ హీటర్ అవసరం ఫీడ్ బ్యాక్ ఉష్ణోగ్రత సెన్సార్ ఉంటుంది వాస్తవ ఉష్ణోగ్రత గ్రహించబడుతుంది పోలిక ఒక తేడాను కనుగొంటుంది మరియు ముందుకు వెళ్లే మార్గంలో నియంత్రిక హీటర్ను నియంత్రిస్తుంది మరొక ఉదాహరణ తీసుకోండి నేను DC మోటారు వేగాన్ని నియంత్రించాలనుకుంటున్నాను అవసరమైన కొన్ని వేగం పేర్కొనబడింది నిమిషానికి 100 సైకిల్స్ లేదా 100 RPM అని చెప్పండి ఫీడ్ బ్యాక్ మార్గంలో స్పీడ్ సెన్సార్ ఉంటుంది ఇది ఒక విధంగా వేగాన్ని గ్రహించగలదు వ్యత్యాసాన్ని బట్టి నియంత్రిక మోటారును ఆన్ మరియు ఆఫ్ చేయడానికి విద్యుత్ సరఫరాను సక్రియం చేస్తుంది తద్వారా వేగం నిర్వహించబడుతుంది నియంత్రిక పాత్ర గురించి మాట్లాడుతే వివిధ రకాల నియంత్రణ విధానాలు ఉండవచ్చు ఆన్ ఆఫ్ కంట్రోలర్ అని పిలువబడే ఈ సరళమైన కంట్రోలర్ తో ప్రారంభిద్దాం ఆన్ ఆఫ్ కంట్రోలర్ అంటే కొలిచిన విలువ ప్రీసెట్ కంటే తక్కువ లేదా అంతకంటే ఎక్కువ ఉందా అనే దానిపై ఆధారపడి మేము పరికరాన్ని ఆన్ లేదా ఆఫ్ చేస్తాము నేను చెప్పినట్లుగా ఇది కంట్రోలర్ యొక్క సరళమైన రకం ఇక్కడ కంట్రోల్ సిగ్నల్కు 2 స్థాయిలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ నాకు కంట్రోలర్ ఉందని మీరు చెబితే నియంత్రిక ఒకే అవుట్పుట్ను ఉత్పత్తి చేస్తుంది ఇది 0 లేదా 1 0 అంటే ఆఫ్ మరియు 1 అంటే ఆన్ కానీ ఇది అవుట్ పుట్ వేరియబుల్లో డోలనాన్ని కలిగిస్తుంది మీరు ఈ రేఖాచిత్రాన్ని కుడి వైపున చూస్తారు ఇక్కడ నేను చూపిస్తున్న గ్రాఫ్ ఉష్ణోగ్రత మరియు సమయం గ్రాఫ్ నేను కూర్చున్న గదిలో అనుకుందాం నేను ఉష్ణోగ్రతను కొలుస్తున్నాను మరియు నాకు సెట్ ఉష్ణోగ్రత ఉంది 27 డిగ్రీల సెల్సియస్ అని చెప్పండి ఉష్ణోగ్రత 27 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఇది నా నియంత్రిక అవుట్పుట్ హీటర్ ఆన్లో ఉంది కాబట్టి ఉష్ణోగ్రత నెమ్మదిగా పెరుగుతుంది ఇప్పుడు అది ఈ సెట్ స్థాయిని దాటిన వెంటనే నేను హీటర్ను ఆపివేస్తాను మేము హీటర్ను ఆపివేసిన వెంటనే ఇప్పుడు మీరు చూస్తారు ఉష్ణోగ్రత అకస్మాత్తుగా తగ్గడం ప్రారంభించదు ఎందుకంటే హీటర్ ఇప్పటికే ప్రకాశిస్తోంది కాబట్టి కొంతకాలం ఉష్ణోగ్రత ఇంకా పెరుగుతుంది అప్పుడు అది మరింత పెరగడం ఆగిపోతుంది అందువల్ల ఇక్కడ ఇలాంటి ఓవర్షూట్ ఉంటుంది ఇక్కడ మీరు హీటర్ను ఆపివేసినప్పుడు ఉష్ణోగ్రత మళ్లీ నెమ్మదిగా తగ్గడం ప్రారంభమవుతుంది తరువాత మీరు మళ్ళీ హీటర్ను ఆన్ చేయండి మళ్ళీ హీటర్ కాయిల్ వేడిగా మారడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఇది మళ్ళీ తగ్గుతుంది మరియు మళ్ళీ ఈ ప్రక్రియ పునరావృతమవుతుంది కాబట్టి నిరంతర డోలనం లో ఉంటుందని మీరు చూస్తారు ఇలా పైకి క్రిందికి పైకి క్రిందికి పైకి క్రిందికి ఇది కొనసాగుతుంది ఇది ఒక నిర్దిష్ట స్థాయిలో చాలా స్థిరంగా ఉంటుందని కాదు ఇది 26 28 26 28 కి వెళుతుంది room temp వంటి అనువర్తనాలకు ఈ రకమైన కంట్రోల్ చాలా మంచిది ఇక్కడ చిన్న డిగ్రీ వ్యత్యాసం లేదు కానీ మీరు పరిమితులు ని చాలా దగ్గరగా నియంత్రించాల్సిన కొన్ని అనువర్తనాలు ఉన్నాయి అక్కడ మీరు ఈ రకమైన సాధారణ కంట్రోల్ ని ఉపయోగించలేరు మీరు కొంచెం అధునాతనమైనదాన్ని కలిగి ఉండవచ్చు మేము ప్రపోర్షన ల్ కంట్రోల్ లేదా P కంట్రోల్ అని పిలువబడేదాన్ని ఉపయోగించవచ్చు ఇది ఏమి చేస్తుంది ఇక్కడ నా నియంత్రిక డిజిటల్ సిగ్నల్ను ఉత్పత్తి చేయలేదు కానీ అనలాగ్ సిగ్నల్ను ఉత్పత్తి చేయడం నా ఎర్రర్ కి అనులోమానుపాతంలో ఉంది నా గది ఉష్ణోగ్రత మరియు నా సెట్ చేసిన ఉష్ణోగ్రత కంటే భిన్నంగా ఉంటే నేను హీటర్కు అధిక వోల్టేజ్ పంపాను నా వ్యత్యాసం చాలా చిన్నదని నేను చూస్తే హీటర్ అకస్మాత్తుగా చాలా వేడిగా మారకుండా మరియు తక్కువ ఓవర్షూట్ ఉండేలా నేను హీటర్కు తక్కువ వోల్టేజ్ పంపాను కాని వ్యత్యాసం చాలా పెద్దది అయితే నేను ఎక్కువ వోల్టేజ్ పంపాను కాబట్టి హీటర్ త్వరగా వేడెక్కుతుంది తద్వారా ఇది సెట్ చేసిన విలువను చాలా త్వరగా పొందుతుంది అదే రేఖాచిత్రాన్ని మళ్ళీ చూస్తే మీ ఎర్రర్ e అయితే మీ నియంత్రణ సిగ్నల్ e కి అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి e 0 అయితే మీరు దిద్దుబాటు సంకేతాన్ని పంపడం లేదు మీరు అక్కడ ఏ స్థాయిలో ఉన్నా అది పనిచేస్తుంది ఆన్ ఆఫ్ కంట్రోలర్తో పోలిస్తే ఈ ప్రపోర్షనల్ కంట్రోల్ నుండి మీరు పొందే ప్రయోజనం ఏమిటి లోపం పెద్దగా ఉంటే మీరు పెద్ద దిద్దుబాటు సిగ్నల్ పంపండి తద్వారా లోపం చాలా త్వరగా తగ్గించబడుతుంది కాబట్టి ప్రతిస్పందన సమయం తగ్గింది అయితే ఓవర్షూట్ ఇంకా పైకి ఎగబాకింది మరియు అది మళ్ళీ దిగజారిపోతుంది ఈ రకమైన ఓవర్షూటింగ్ ఇప్పటికీ ఉంటుంది ఎందుకంటే మీరు ఇప్పటికీ ఒక నియంత్రణ సిగ్నల్ను పంపుతున్నారని చూడండి అది పరిమితి యొక్క విలువను ఒక విధంగా మారుస్తుంది మరియు మీరు దాన్ని తక్షణమే మూసివేయలేరు దీనికి కొంత సమయం పడుతుంది మరియు కొంత ఓవర్షూట్ ఉంటుంది కాబట్టి మీరు తరువాతి దశలో ఏమి చేస్తారు అంటే మీరు దానికి మరో దానిని జోడించి ఒక ఉత్పన్న భావనను అనుపాతంలో మరియు ఉత్పన్న నియంత్రికను జోడించండి ఎందుకంటే అనుపాత నియంత్రికలో ఓవర్షూట్ సమస్య ఉందని నేను పేర్కొన్నాను ఉత్పన్న భాగంలో మీరు ఎంత వేగంగా సెట్ పాయింట్ వద్దకు చేరుకుంటున్నారనే విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఉత్పన్నం అంటే తేడా కొలిచిన వేరియబుల్ యొక్క చివరి విలువ కొలిచిన వేరియబుల్ యొక్క ప్రస్తుత విలువకు మైనస్ కాబట్టి ఉత్పన్నం ప్రస్తుత కొలత మరియు మునుపటి కొలత మధ్య వ్యత్యాసం యొక్క కొలత తప్ప మరొకటి కాదు మీరు అవుట్పుట్ వేరియబుల్ను నిరంతరం గ్రహిస్తారు చివరిసారి ఉష్ణోగ్రత 21 ఇప్పుడు 23 అని చెప్పనివ్వండి కాబట్టి ఇది పెరిగింది 2 డిగ్రీలు అంటే చాలా వేగంగా పెరుగుతుంది కాబట్టి ఓవర్షూట్ ఉండని రేటును మీరు తగ్గించాలి ఇక్కడ మీరు ఉత్పత్తి చేస్తున్న నియంత్రణ సిగ్నల్ లోపానికి అనులోమానుపాతంలో ఉంటుంది మరియు ఇది వ్యత్యాసానికి అనులోమానుపాతంలో ఉంటుంది అంటే మీరు మునుపటి మైనస్ కొలిచిన విలువను కొలుస్తారు ఇది మీ ఉత్పన్నం కాబట్టి ఇది ఉంటుంది ఈ రెండింటికి అనులోమానుపాతంలో అనుపాత స్థిరాంకం రెండు సందర్భాలకు భిన్నంగా ఉండవచ్చు ఎందుకంటే మీరు ట్యూన్ చేయాలనుకోవచ్చు ఎందుకంటే మీరు అనుపాతానికి ఎక్కువ ప్రాముఖ్యత లేదా ఉత్పన్నానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు ఓవర్షూట్ను తగ్గించే విషయంలో పిడి కంట్రోలర్ బాగా పనిచేస్తుంది ఎందుకంటే మీరు లక్ష్యాన్ని వేగంగా చేరుకున్నప్పుడు మీరు కంట్రోల్ సిగ్నల్ను తగ్గిస్తారు తద్వారా ఓవర్షూట్ తక్కువగా ఉంటుంది కానీ ఒక విషయం ఉంది ఈ పిడి కంట్రోలర్లు పి కంట్రోలర్ కంటే నెమ్మదిగా ఉంటాయి ఎందుకంటే మీరు ఉద్దేశపూర్వకంగా కన్వర్జెన్స్ రేటును తగ్గిస్తున్నారు అది దగ్గరగా ఉంటే మీరు నెమ్మదిగా చేస్తారు అందుకే ఇది తక్కువగా ఉంటుంది కానీ డోలనం తక్కువగా ఉంటుంది మరియు ఓవర్షూట్ కూడా తక్కువగా ఉంటుంది కానీ ఒక లోపం ఏమిటంటే పిడి నియంత్రణలో అవుట్పుట్ సెట్ పాయింట్కు దగ్గరగా ఉంటుంది అంటే లోపం చిన్నది కానీ లోపాలు కొంత కాలానికి పేరుకుపోతాయి మేము తక్కువ మొత్తంలో లోపాన్ని అనుమతించినట్లయితే ఈ లోపాలు జతచేయబడతాయి కాబట్టి మీరు సమగ్రమైన మూడవ పరామితిని కూడా పరిగణించాలి సమగ్ర కోసం గణిత భావన ఒక నిర్దిష్ట వ్యవధిలో సమ్మషన్ మీరు లోపాలను జోడిస్తే ఇది సమగ్ర విలువను నిర్వచిస్తుంది కాబట్టి మీరు మూడవ పాయింట్ను జోడించవచ్చు ఇక్కడ ఈ లోపం కాలక్రమేణా సమ్మషన్ అవుతుంది ఇది కాలక్రమేణా మీరు ఎంత లోపం కూడబెట్టుకుంటుందో మీకు ఇస్తుంది మీరు ఈ మూడవ పదాన్ని మీ నియంత్రణ వ్యక్తీకరణలో జోడిస్తారు ఒకటి మీ P అయిన లోపానికి అనులోమానుపాతంలో ఉంటుంది ఒకటి D అనే ఉత్పన్నానికి అనులోమానుపాతంలో ఉంటుంది మరియు ఇక్కడ ఒకటి నేను సంచిత లోపానికి అనులోమానుపాతంలో ఉంటుంది కలిసి తీసుకున్న 3 ని పిఐడి కంట్రోలర్ అంటారు PID కంట్రోలర్ అంటే ఇదే ఇది స్పష్టంగా చాలా శక్తివంతమైనది కానీ ఇప్పుడు మనకు 3 వేర్వేరు విషయాలు ట్యూన్ చేయబడినందున ఒక నిర్దిష్ట అనువర్తనం యొక్క 3 అనుపాతంలో స్థిరాంకాలు ఏమిటి అనేది కష్టమైన ప్రశ్న మీకు సెట్ పాయింట్ ఉంది మీకు కొలిచే విధానం ఉంది మీకు కంట్రోలర్ ఇంటిగ్రల్ పార్ట్ డెరివేటివ్ పార్ట్లో అనుపాత భాగం ఉంది మీరు ఈ మూడింటినీ కలుపుతారు Kp Ki మరియు Kd నిష్పత్తిలో మూడు వేర్వేరు స్థిరాంకాలు ఉండవచ్చు మరియు మీరు నియంత్రించడానికి ప్రయత్నిస్తున్న ప్రక్రియ కోసం మీరు ఏకీకృత నియంత్రణ సంకేతాన్ని ఉత్పత్తి చేస్తారు ఇప్పుడు మళ్ళీ ఇది ట్యూన్ చేయడం చాలా కష్టం అని నేను మీకు చెప్పాను కానీ మీరు దాన్ని ట్యూన్ చేసిన తర్వాత ఇది అందరిలోనూ ఉత్తమ పనితీరును ఇస్తుంది PID కంట్రోలర్ ఈ కోణంలో మరియు పొందుపరిచిన సిస్టమ్ అనువర్తనాలలో మంచిది ఎందుకంటే మీరు కొన్ని ఉపకరణాలను నియంత్రించడం గురించి మాట్లాడుతున్నారు మరియు ఇవన్నీ కంట్రోల్ వ్యవస్థలు రిఫ్రిజిరేటర్ వంటి కొన్ని ఉపకరణాల కోసం తగిన నియంత్రణ మోడ్ను ఎంచుకోవడానికి మీరు దీనిని ఎంచుకోవచ్చు దీని కోసం ఆన్ ఆఫ్ నియంత్రణ సరిపోతుంది కానీ మీరు మరింత అధునాతన అనువర్తనాల్లో పిడి నియంత్రణ లేదా PDI కంట్రోల్ ను కలిగి ఉండవచ్చు ఇక్కడ అవుట్ పుట్లోని ఎర్రర్స్ నిర్దిష్ట పరిమితికి మించినట్లయితే ఉపయోగించలేరు పట్టిక తేడాలను క్లూపంగా తెలియజేస్తుంది కానీ ఈ విషయాలన్నీ నిజంగా అవసరం లేదు మీరు ఒక అనువర్తనంలో నియంత్రించడానికి ప్రయత్నిస్తున్న పరిమితి గురించి మీరు బాగా అర్థం చేసుకోవాలి మరియు మీరు తగిన నియంత్రణ పద్ధతి ని ఎంచుకోవచ్చు మేము సులభంగా అర్ధమయ్యేందు కోసం చూపించే ప్రయోగాలలో మేము ఆన్ ఆఫ్ రకమైన నియంత్రణ ను ఉపయోగిస్తాము ఎందుకంటే ఇది చూపించడం సులభం మరియు ప్రోగ్రామ్ ను వ్రాయడం కూడా సులభం ఎందుకంటే మీరు ఆన్ ఆఫ్ లేదా PDI కంట్రోల్ ను ఉపయోగిస్తున్నారా అనేది మీ సాఫ్ట్వేర్ పై పూర్తిగా ఆధారపడి ఉంటుంది మరియు హార్డ్వేర్ తో సంబంధం లేదు దీనితో మేము ఈ ఉపన్యాసం చివరికి వచ్చాము ఇక్కడ మేము నియంత్రణ వ్యవస్థల గురించి కొన్ని ప్రాథమిక భావనలను చర్చించాము ముఖ్యంగా నియంత్రణ వ్యవస్థలు మరియు లోపాలు మరియు ఇతర కావాల్సిన లక్షణాలను తగ్గించడానికి నియంత్రణ సిగ్నల్ను ఉత్పత్తి చేసే కొన్ని ప్రామాణిక మార్గాలు చర్చించాము Thank you ధన్యవాదాలు